ఈ మానవ మాలిక్యులర్ జెనెటిక్స్ కోర్సుకు తిరిగి స్వాగతం ఈ ప్రత్యేక లెక్చర్ లో మనము సెంట్రల్ డోగ్మాను అర్థం చేసుకొని చర్చించబోతున్నాము మరియు సెంట్రల్ డాగ్మాకి మినహాయింపులు ఏమిటో చూస్తాము కాబట్టి మనము మునుపటి లెక్చర్ లో చర్చించినది ఏమిటంటే DNA అనేది RNA లోకి కాపీ చేయబడుతుంది మరియు RNA ప్రోటీన్ మరియు ప్రోటీన్లు పని చేయడానికి సిగ్నల్ ఇస్తుంది కాబట్టి మనం చూడబోయేది సార్వత్రికమైనదా ప్రతిచోటా ఇది DNA నుండి RNA కి ప్రోటీన్లకు సంబంధించిన రూలా అది మనం చూడబోతున్న విషయం ఆధునిక వీక్షణ ఏమిటి సెంట్రల్ డాగ్మాకి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అదే మనం చూడబోతున్న మొదటి ప్రశ్న ఇప్పుడు మనకు తెలిసినది ఏమిటంటే DNA నుండి RNA కాపీ చేయడం ఏకదిశాత్మకమైనది కాదు ఇది మరొక విధంగా కూడా జరగవచ్చు ఉదాహరణకు RNA ను DNA లోకి కాపీ చేయవచ్చు మనము వైరస్ల నుండి నేర్చుకున్నాము వైరస్లు ఉన్నాయి ఇందులో RNA జన్యువు ఉంది ఇది ఒక నిర్దిష్ట రకం ప్రోటీన్ను ఉపయోగిస్తుంది ఇది RNA ను DNA గా మార్చడానికి సహాయపడు తుంది మరియు కొన్ని వైరస్లలో DNA మళ్లీ RNA గా మార్చబడి ప్రోటీన్ను తయారు చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే DNA ఎల్లప్పుడూ RNA కి కాపీ చేయబడదు మీరు RNA ను DNA లోకి కాపీ చేయబడ్డ మినహాయింపులు ఉన్నాయి అది ఒకటి మీకు ఇతర మినహాయింపులు కూడా ఉన్నాయి DNA అస్సలు లేని వైరస్లు ఉన్నాయి వారి జన్యువు కూడా RNA కాబట్టి వారి జన్యువు యొక్క కాపీలు చేయడానికి వారు ఏమి చేస్తారు వాస్తవానికి ఇది RNA వారు RNA యొక్క కాపీలను తయారు చేస్తారు మరియు ఈ RNA లు మీరు చూసే వైరస్ను బట్టి ప్రోటీన్ తయారీకి కాపీ చేయబడతాయి లేదా నేరుగా ఉపయోగించబడతాయి కాబట్టి ఇక్కడ మీరు చూసే సమాచారం ఏమిటంటే RNA నుంచి నేరుగా ప్రోటీన్కి ప్రాసెస్ చేయబడుతుంది దానికి DNA అస్సలు లేదు ఇతర మినహాయింపులు కూడా ఉన్నాయి ఉదాహరణకు మీరు ప్రియాన్స్ అని పిలవబడే రూపాలు ఉన్నాయి ఇందులో మీకు ప్రోటీన్ కాపీ చేయబడుతోంది లేదా దాని అర్థం ఇది ఒకేలా ఉండదు కానీ ప్రోటీన్ కాపీ చేయబడిన విధులు సాధారణంగా కంకరలను ఏర్పరుస్తాయి మరియు ఇది ఖచ్చితంగా మెదడును ప్రభావితం చేసే అంటువ్యాధి రుగ్మత న్యూరోడెజెనరేషన్కు దారితీస్తుంది కానీ ఇప్పటికీ వీటిని ఒక జీవిగా పిలవవచ్చా అనే చర్చ జరుగుతోంది అందువల్ల అది నిజంగా సెంట్రల్ డాగ్మా కిందకు వస్తుందో లేదో మాకు తెలియదు కానీ తెలిసినదేమిటంటే ఇతర ప్రోటీన్లను తయారు చేయడానికి ఒకటి లేదా మరొక మార్గాన్ని ఉపయోగించడం ద్వారా ప్రోటీన్ స్వయంగా సంచారం చేయగలదు అదే విధంగా ప్రవర్తిస్తుంది అది సాధ్యం కాదని ముందుగా అనుకున్నది కాబట్టి ఇవి స్వీయ సంచారం చేసే జాతులు ప్రోటీన్లు అవి జీవన వ్యవస్థ వెలుపల జీవించలేవు కానీ ఇప్పటికీ వారసత్వం యొక్క ఇతర రూపాలు ఉన్నాయని వివరిస్తుంది అంటే ఒకటి నుండి మరొకదానికి సమాచారం ప్రోటీన్ ద్వారా కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఇవి స్పష్టంగా మినహాయింపులు ఇవి అరుదైన ఉదాహరణ లు ఏదేమైనా DNA నుండి RNA నుండి ప్రోటీన్ల వరకు మనకు తెలిసినది ఇది చాలా వరకు జీవజాతులకు వర్తిస్తుంది కనుక అవి రూల్ ను పాటిస్తాయి మనము దానిని రూల్ అని పిలవవచ్చు కానీ ఇప్పుడు మనకు తెలిసినది ఏమిటంటే ఒక జీవ అణువుగా నేరుగా పనిచేసే RNA ల సమూహం ఉంది ఇందులో అవి జీవ అణువుగా పనిచేయాల్సిన సమాచారం ప్రోటీన్ ద్వారా కాదు నేరుగా RNA వలె ఉంటుంది మరియు ఇది ఇప్పుడు సెల్యులార్ ఫిజియాలజీలో ప్రధాన ప్లేయర్లలో ఒకటిగా ఉద్భవిస్తోంది మరియు అలాంటి RNA లను నాన్ కోడింగ్ RNA లు అని పిలుస్తారు మరియు అవి వివిధ పరిమాణాలలో ఉంటాయి కొన్నింటిని మైక్రో RNA అని పిలుస్తారు చాలా చిన్నవి నుండి చాలా పొడవుగా ఉంటాయి కోడింగ్ కాని RNA లు విభిన్నమైన విధులను కలిగి ఉంటాయి వాటిలో కొన్ని ఉదాహరణకు క్రోమాటిన్ మాడ్యులేట్ క్రోమోజోమ్ ట్రాన్స్క్రిప్షన్ కోసం సిద్ధంగా ఉన్నా ట్రాన్స్క్రిప్ట్ తయారు చేసినా లేదా ఒక నిర్దిష్ట జన్యువును మరియు అనేక ఇతర క్రియలను నిశ్శబ్దం చేయడం వంటివి ఉదాహరణకు ఒక మానవ స్త్రీలో ఉన్న రెండు X క్రోమోజోమ్లలో ఒకటి క్రియారహితంగా ఉంటుంది మరియు నిర్దిష్ట క్రోమోజోమ్ యొక్క ఈ నిష్క్రియాత్మకత క్రోమోజోమ్ ప్రవర్తించే విధానాన్ని మారుస్తుంది మరియు ట్రాన్స్క్రిప్షనల్ ప్రక్రియకు అందుబాటులో ఉండేలా చేసే పొడవైన నాన్ కోడింగ్ RNA ద్వారా తీసుకురాబడుతుంది అందువల్ల మన కణంలో అటువంటి RNAలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని ఇప్పుడు మనకు తెలుసు ఇది అనేక శారీరక ప్రక్రియలను నియంత్రిస్తుంది కాబట్టి సెంట్రల్ డాగ్మా యొక్క అసలు భావన యొక్క మినహాయింపులలో ఇది ఒకటి ఈ సమాచారం మొత్తం DNA RNA మరియు తరువాత ప్రోటీన్కు వెళ్లాలి కాబట్టి RNA ఉన్నట్లు ప్రాసెస్ చేయకుండా లేదా కాపీ చేయకుండా నేరుగా పనిచేసే RNA ఉందని ఇప్పుడు మీకు తెలుసు మరియు ఇవి అరుదైన సంఘటనలు కాదు ఇది మనము మాట్లాడే దాదాపు ప్రతి కణంలో వుంది ఇప్పుడు సెంట్రల్ డాగ్మా యొక్క ఈ పునశ్చరణతో మనము మ్యుటేషన్స్ అనే కొత్త కాన్సెప్ట్లోకి వెళ్తున్నాము కాబట్టి ఉత్పరివర్తనలు అంటే ఏమిటి అవి మంచివా చెడ్డవా అగ్లీవా మీకు సహాయం చేయలేదా కాబట్టి ఈ ప్రత్యేక లెక్చర్లో ఈ రోజు మనం చర్చించబోతున్న కాన్సెప్ట్ ఇది ఉత్పరివర్తనాలను నిర్వచించడానికి మ్యుటేషన్ అనేది DNA ఆధారాలలో శాశ్వత మార్పు నేను శాశ్వతంగా అని చెప్పినప్పుడు ప్రతి కాపీ ఉత్పత్తి అవుతున్న ప్రతి డాటర్ కణంలో DNA లో అదే మార్పు ఉంటుంది కాబట్టి ఇది శాశ్వతమైనది మరియు ఇది కుటుంబాల ద్వారా అమలు చేయబడుతుంది అందువల్ల ఇవి శాశ్వత మార్పులు ఉత్పరివర్తనలు ఎలా వస్తాయి తరచుగా అవి కాపీ చేసే సమయంలో అక్షర దోషం వంటివి ఏర్పడతాయి మీరు కంప్యూటర్ లేదా మీ సెల్ ఫోన్ టైప్ చేసినప్పుడు మీరు ఒక నిర్దిష్ట పదాన్ని సరిగ్గా ఉచ్చరించకపోవచ్చు ఇది జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక లోపం మరియు అదేవిధంగా మీ కణంలో DNA కాపీ చేయబడుతున్నప్పుడు కొన్నిసార్లు అది కాపీ చేయబడుతున్నప్పుడు లోపం ఏర్పడుతుంది మరియు ఇది చాలా సాధారణం మరియు అలాంటి లోపాలు మా సిస్టమ్ ద్వారా సాధారణంగా పరిష్కరించబడతాయి ఉదాహరణకు మీ వద్ద ఉన్నట్లుగా MS వర్డ్ మీకు స్పెల్ చెక్ ఉంది ఇది సరిగ్గా అక్షరక్రమం లేని పదాలను చూస్తుంది అదేవిధంగా మన శరీరంలో కణాలు సరిగ్గా కాపీ చేయబడ్డాయో లేదో చూసే ప్రక్రియను కలిగి ఉంటాయి మరియు అందుకే మీ DNA లో చాలా లోపాలు అదృష్టవశాత్తూ తొలగించబడ్డాయి ఎర్రర్తో పాటు రసాయన లేదా భౌతిక అయనీకరణ రేడియేషన్లు ఉండే అనేక ఏజెంట్లు ఉన్నాయి ఇవి మీ DNA లో మార్పును కలిగిస్తాయి అదే ఇక్కడ చూపబడింది ఉదాహరణకు మీలో రసాయనాలు మరియు రేడియేషన్లను కలిగి ఉండవచ్చు ఇవి మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి కణంలోకి ప్రవేశిస్తాయి మరియు మార్పులు చేయగలవు మరియు మార్పులు కణాల మనుగడకు చాలా హానికరం కావచ్చు అలాగే జీవులకు కూడా నేను మీకు చెప్పినట్లుగా మీ కణంలో మీకు మెకానిజమ్లు ఉన్నాయి ఇది రుజువు చదవబడుతుంది కాపీ ప్రక్రియ సరిగ్గా ఉందా లేదా అని చూస్తుంది మరియు ఉత్పరివర్తనాలను సరిచేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు ఉత్పరివర్తనాలను పరిష్కరించగలరు మార్పులను తీసివేయగలరు కాబట్టి మీ డాటర్ కణం మదర్ కణానికి సమానంగా ఉంటుంది కాబట్టి చాలా అరుదుగా లోపాలు పరిష్కరించబడలేదు మరియు అది జరిగితే అప్పుడు లోపం జనాభాలోకి వస్తుంది ఉదాహరణకు బీజ కణాలు ఉన్నప్పుడు అవి మ్యుటేషన్ కలిగి ఉంటే స్పెర్మ్ లేదా అండాన్ని ఏర్పరుస్తాయి మరియు అలా జరిగితే ఈ సూక్ష్మక్రిమి కణాలు ఫలదీకరణం మరియు పిండం ఏర్పడే అవకాశం ఉంది అప్పుడు మీరు నిర్దిష్ట వ్యక్తి యొక్క DNA లో మార్పును చూడబోతున్నారు మరియు వ్యక్తి సాధారణమైనదా లేదా అసాధారణమైనదా అనేది మార్పు ఎక్కడ ఆధారపడి ఉంటుంది ఇది ఏదైనా జన్యువు యొక్క పనితీరుకు కనెక్ట్ చేయబడని మార్పు కావచ్చు అప్పుడు మార్పు వ్యక్తిని ప్రభావితం చేయదు అయితే జన్యువులో మార్పు ఉంటే ఉదాహరణకు అది మీకు ఒక నిర్దిష్ట పాత్రను ఇస్తుంది అప్పుడు మీరు ఒక నిర్దిష్ట వ్యాధిని అభివృద్ధి చేయవచ్చు లేదా ఉదాహరణకు మేము మాట్లాడినట్లుగా మీకు ఆరవ అంకె ఉండవచ్చు కాబట్టి లోపం ఎలా తెలుస్తుంది ప్రూఫ్ రీడింగ్ ప్రక్రియ జనాభాలోకి వస్తుంది DNA లో మీరు చూసే మార్పులు ఎల్లప్పుడూ చెడ్డవి కావు వాస్తవానికి మీరు చూసే మార్పులు పరిణామానికి ముడిసరుకు మీరందరూ భిన్నంగా కనిపిస్తారుమనము భిన్నంగా ప్రవర్తిస్తాము మీ జన్యువులో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా మనము అభివృద్ధి చెందాము కాబట్టి ఇవి ముడి పదార్థాలు మరియు తరచుగా జన్యువులో మరియు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మీరు చూసే మార్పులు మరియు ప్రజలు వైవిధ్యాలు అంటారు అంటే అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి ఎందుకంటే మీ DNA లో వ్యత్యాసం ఉంది మరియు ఈ వ్యత్యాసాలు కొత్త క్యారెక్టర్స్ ఇవ్వండి మీరు నివసించే పరిస్థితులను బట్టి క్యారెక్టర్లు ప్రయోజనకరంగా ఉండవచ్చు లేదా ప్రయోజనకరంగా ఉండవు ఉదాహరణకు DNA లో ఒక మ్యుటేషన్ లేదా మార్పు నాకు మెరుగైన దృష్టిని ఇస్తుంది అప్పుడు తగినంత కాంతి లేని స్థితిలో ఇది నాకు ప్రయోజనకరంగా మారవచ్చు అయితే ఒక ప్రదేశంలో అది బాగా వెలిగించబడినా అది పెద్ద తేడాగా మారదు కాబట్టి ఇచ్చిన మార్పు నాకు ఫెనోటైప్ ను ఎంచుకున్నా లేదా ఎంపిక చేయకపోయినా ప్రయోజనకరంగా లేదా ప్రయోజనకరంగా లేకపోయినా మీరు చూస్తున్న పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది విభిన్న ఉత్పరివర్తనాల గురించి మరియు అవి ప్రయోజనకరంగా మారినప్పుడు అవి ప్రయోజనకరంగా లేనప్పుడు చూద్దాం కాబట్టి ఉత్పరివర్తనలు అంటే ఏమిటి నేను మీకు చెప్పినట్లుగా ఇవి మీ DNA లో మార్పులు మేము చర్చించినట్లుగా DNA ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా బేస్లతో రూపొందించబడింది ఇక్కడ రెండు పంక్తులలో చూపబడినది డబుల్ తంతువుల DNA క్రోమోజోమ్లోని ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని మనము చూస్తున్నాము ఇక్కడ మీకు A మరియు T మధ్య కాంప్లిమెంటరీ ఉంది కాబట్టి మీరు సాధారణంగా చూసేది ఏమిటంటే ఇది జన్యువులో భాగమైతే మీరు కోడింగ్ తంతువును తీసుకుంటారు మరియు మీరు దానిని ఈ ప్రాంతం అని పిలుస్తారు దీనికి అల్లెలే ఎ వచ్చింది ఎందుకంటే అది ఈ ప్రత్యేక స్థావరాన్ని సూచిస్తుంది కాబట్టి ఒక మార్పు ఉండవచ్చు ఉదాహరణకు మీకు ఒక ఏజెంట్ ఉన్నారు ఇది ఏదైనా రసాయన లేదా భౌతిక ఏజెంట్ కారణంగా సంభవించే పరస్పర సంఘటన కావచ్చు లేదా ఇది లోపం ఇది కాపీ చేయబడుతున్నప్పుడు కాపీ చేయడంలో లోపం ఏర్పడింది దాని ఫలితంగా A కి బదులుగా మీరు ఆ స్థానంలో G ని కలిగి ఉంటారు మరియు అందువల్ల కోడింగ్ ప్రాంతంలో మీరు A కి బదులుగా G ని కలిగి ఉంటారు కాబట్టి ఈ Gallele మీరు దీనిని కొత్తది న్యూallele అని పిలుస్తారు ఎందుకంటే ఇది ఒరిజినల్ పేరెంటల్ allele లో లేదు రైట్ ఇప్పుడు A నుండి G వరకు మీరు ప్రజల లోకి వచ్చే కొత్త allele ఉంది ఇప్పుడు ఇది మీకు కొత్త సమలక్షణాన్ని ఇస్తుందా కొత్త పాత్ర జన్యువు పనిచేసే విధానాన్ని మారుస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూపిన క్లాసిక్ ఉదాహరణలలో ఒక రకమైన కీటకం దీని రెక్క రంగు కొన్ని జన్యువుల ద్వారా నిర్దేశించబడుతుంది కాబట్టి ఇవి డిపాజిట్ చేయబడిన వర్ణద్రవ్యం తత్ఫలితంగా రెక్కలో ఎంత వర్ణద్రవ్యం నిక్షిప్తం చేయబడిందనే దానిపై ఆధారపడి కీటకం మరింత ముదురు లేదా తేలికగా కనిపిస్తుంది ఉదాహరణకు మీ చుట్టూ ముదురు రంగు ఉన్న భవనాలు ఉన్నాయి అప్పుడు ఈ కీటకం ఉదాహరణకు వచ్చింది ముదురు రెక్క రంగు దాని ప్రెడేటర్ నుండి తప్పించుకోవచ్చు కాబట్టి అది ప్రయోజనాన్ని ఇస్తుంది అయితే ఈ కీటకాలు నివసించే భవనం లేదా పరిసరాలు ఎక్కువ తెలుపు రంగు లేదా లేత రంగు నేపథ్యాన్ని కలిగి ఉంటే అప్పుడు ఈ కీటకాలు మాంసాహారులచే పట్టుకోబడతాయి వాతావరణంలో మార్పు లేనట్లయితే జన్యువులోని ఈ మార్పులు కీటకాలు లేదా జంతువులు లేదా మానవుల మనుగడను ప్రభావితం చేయకపోవచ్చు ఇది మీకు కొత్త లక్షణాన్ని ఇస్తుందో లేదో మార్పుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ ఇచ్చిన మార్పు మిమ్మల్ని అనర్హులుగా చేస్తుంది అది ఒక కోణం మీరు ఇతర ఉదాహరణలను కూడా చూడవచ్చు ఇందులో పక్షులలో ఈక రంగు ఉంటుంది వర్ణద్రవ్య ప్రక్రియను నియంత్రించే జన్యువులో మీరు కలిగి ఉన్న వైవిధ్యాల పై ఎక్కువ లేదా తక్కువ ఆధారపడి ఉండే వర్ణద్రవ్యం ఇది కానీ ఈ ఉదాహరణలు మరియు అదేవిధంగా మీరు ఇతర ఉదాహరణలు కలిగి ఉండవచ్చు కాబట్టి మనం మాట్లాడేది రెండు విషయాల గురించి ఒకటి మ్యుటేషన్ అని పిలువబడుతుంది మరొకటి మనము వేరియేషన్స్ అని పిలుస్తాము ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి ఉదాహరణకు ఇక్కడ ఇవ్వబడినది చర్మం రంగులో వైవిధ్యాలు వున్నాయి కాబట్టి మీకు చాలా లేత రంగు చర్మం నుండి చాలా ముదురు చర్మం కలిగిన వ్యక్తి వున్నారు కాబట్టి మీరు చూడగలిగే ప్రవణత ఉంది ఇది మళ్లీ చర్మం రంగులో మార్పు అనేది వర్ణద్రవ్య ప్రక్రియలో మార్పు ద్వారా తీసుకురాబడుతుంది ఇది బహుళ ఎంజైమ్లు మరియు ప్రోటీన్ల ద్వారా నియంత్రించబడే శారీరక ప్రక్రియ అలాగే మీరు కలిగి ఉన్న వైవిధ్యాన్ని బట్టి మీ జన్యురూపాన్ని బట్టి వర్ణద్రవ్యం మొత్తం మారుతుంది కానీ అవన్నీ మామూలే నేను లేతరంగు చర్మం లేదా ముదురు రంగు చర్మం కలిగి ఉండవచ్చు కానీ నేను నార్మల్ గా ఉంటాను నేను ఖచ్చితంగా బాగున్నాను కాబట్టి ఇవి జన్యువులోని వైవిధ్యాల ద్వారా తీసుకురాబడ్డాయి కానీ నా మనుగడను ప్రభావితం చేయవు నేను ఏ ఇతర వ్యక్తిలాగా మంచివాడిని కానీ అది ఎల్లప్పుడూ అలా ఉండదు ఉదాహరణకు ఇక్కడ మీరు అల్బినిజం అనే పరిస్థితితో బాధపడుతున్న ఒక వ్యక్తిని కలిగి ఉన్నారు ఇక్కడ మీరు న్యూ గినియా దీవుల నుండి ఇక్కడ చూడవచ్చు మరియు మీరు జనాభా అతని తల్లి మరియు ఇతరులను చూడవచ్చు వారికి ముదురు రంగు ఉంటుంది చర్మం కానీ ఈ వ్యక్తి పూర్తిగా తెల్లగా ఉంటాడు ఎందుకంటే వర్ణద్రవ్యం లేదు మరియు ఇది వ్యక్తి మనుగడను ప్రభావితం చేయవచ్చు ఇక్కడ దృష్టి ప్రభావితం అవుతుంది ఈ మార్పుల కారణంగా అనేక ఇతర పుట్టుకతో వచ్చే సమస్యలు ఉన్నాయి DNA లో మార్పు కారణంగా మళ్ళీ ఇది జరుగుతుంది మీరు చూసే వైవిధ్యాలు వేరొక చర్మ రంగును మామూలుగా మనము పిలుస్తాం ఎందుకంటే అవి వాటి మనుగడను ప్రభావితం చేయవు DNA లో కూడా అదే రకమైన వైవిధ్యాలు ఉన్నాయి ఇది అల్బినిజం అని పిలవబడే ఈ పరిస్థితిని చేస్తుంది కానీ ఈ వ్యక్తి అసాధారణమైనది ఎందుకంటే అది వారి మనుగడను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఒక వ్యత్యాసం ఆ వ్యక్తి మనుగడ లేదా ఫిట్నెస్ని ప్రభావితం చేస్తే మీరు ఆ వైవిధ్యాన్ని మ్యుటేషన్ అని పిలుస్తారు సాధారణ వ్యక్తిలో ఒక వైవిధ్యం ఉన్నట్లయితే మరియు అది ఆ వ్యక్తి యొక్క ఫిట్నెస్ని ప్రభావితం చేయకపోతే మీరు దానిని సాధారణంగా వైవిధ్యం అని పిలుస్తారా ఇది వైవిధ్యం మరియు మ్యుటేషన్కు నిర్వచనం కాబట్టి మనము మరికొన్ని ఉదాహరణలను పరిశీలిస్తాము ఉదాహరణకు మీకు ఎత్తు అనే పరిస్థితి ఉంది మీరు మీ తరగతి పరిమాణాన్ని లేదా అదే వయస్సు గల మీ సహ ఉద్యోగులను పరిశీలిస్తే వారందరూ ఒకే ఎత్తులో ఉండరు సాధారణ పంపిణీకి ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ మీరు చాలా ఎక్కువ మరియు చాలా తక్కువ మరియు శ్రేణుల మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్యను స్కోర్ చేస్తే మీరు సాధారణ పంపిణీ అని పిలువబడే ఖచ్చితమైన బెల్ ఆకార వక్రతను కనుగొంటారు మరియు ఇది అనేక పరిస్థితుల వలె మీ జన్యువుల ద్వారా నియంత్రించబడుతుంది ఎంత ఎత్తు మరియు మొదలైనవి ఇది మీ జన్యువులలోని వైవిధ్యాల ద్వారా తీసుకురాబడింది అది మీకు భిన్నమైన ఎత్తును ఇస్తుంది మరియు ఇది సాధారణం ఎందుకంటే పొడవైన వ్యక్తి అసాధారణమైనది లేదా అంత ఎత్తు లేని వ్యక్తి అసాధారణమైనది కాదు మనమందరం సాధారణమే కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి ఇందులో ఉత్పరివర్తనలు వృద్ధిని ప్రభావితం చేస్తాయి మరియు వ్యక్తులు కుంగిపోతారు ఈ ఫోటోలో మీరు ఇక్కడ చూసే ఒక వ్యక్తి వలె ఆ వ్యక్తి ఎత్తు 3 అడుగులు ఉండవచ్చు మీరు మరుగుజ్జుగా పిలుస్తున్నారు ఎందుకంటే అతను అసాధారణంగా ఉన్నాడు అంటే సాధారణ జనాభాలో మీరు ఇంత పొట్టిగా ఉన్న వ్యక్తులను చూడలేరు కాబట్టి అవి కొన్ని ఇతర పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటాయి మరియు అందువల్ల ఇది అసాధారణమైనది మరియు మీరు సాధారణ జనాభాలో కనుగొనలేరు అందువల్ల మనకు ఖచ్చితంగా తెలుసు మరియు కొన్ని సార్లు వ్యక్తి యొక్క ఫిట్నెస్ని కూడా ప్రభావితం చేసే ఉత్పరివర్తనాల వల్ల అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు జరుగుతాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనము చర్చించినట్లుగా మీ ఫిట్నెస్ని తగ్గించే ఉత్పరివర్తన లు ఉన్నాయి కానీ మీ ఫిట్నెస్ని పెంచే అలాంటి మార్పు ద్వారా అది సాధ్యమేనా వాస్తవానికి పరిణామం ఎల్లప్పుడూ అలాంటి మార్పులను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇవి ఎంపిక చేయబడతాయి మరియు కాలక్రమేణా మీరు దానిని సాధారణమైనదిగా పిలుస్తారు మరో మాటలో చెప్పాలంటే వైవిధ్యం మిమ్మల్ని మెరుగుపరచగలదు నాకు కొంత ప్రయోజనాన్ని ఇస్తుందా సమాధానం అవును అది చేస్తుంది ఉదాహరణలలో ఒకటి లాక్టోస్ అసహనం నేను దానిని ప్రయోజనంగా ఎందుకు పిలుస్తున్నానో మీరు ఆశ్చర్యపోవచ్చు నన్ను వివరించనివ్వండి లాక్టోస్ అసహనం అనేది మీరు పాలు తాగినప్పుడు పాలను జీర్ణించుకోలేని పరిస్థితి మీకు సమస్య ఉంది మరియు లాక్టోస్ని జీర్ణం చేయడంలో సహాయపడే ఎంజైమ్ కోసం కోడ్ చేసే ఒక జన్యువులో ఒక DNA లో మార్పు కారణంగా ఇది జరుగుతుంది ఈ ఎంజైమ్ను లాక్టేజ్ అని పిలుస్తారు ఇది పాలు జీర్ణం కావడానికి సహాయపడే ఎంజైమ్ ఇప్పుడు ప్రమోటర్ లో వైవిధ్యం ఉందని మీరు ఎందుకు చెబుతారు మీరు గుర్తుచేసుకున్నట్లుగా ప్రమోటర్ ట్రాన్స్క్రిప్షన్ కారకం వచ్చి బంధించే ప్రాంతం RNA చేస్తుంది మరియు RNA ప్రోటీన్గా అనువదించబడింది ఇప్పుడు మీకు ప్రమోటర్లో మార్పు ఉంటే ఏమవుతుంది ఇప్పుడు మార్పు ఏమిటంటే మీరు వయోజనులైనప్పుడు కూడా జన్యువు వ్యక్తీకరించబడుతుంది ప్రారంభించడానికి అది వ్యక్తపరచబడలేదు ఎందుకంటే మీరు యవ్వనం లో ఉన్నప్పుడు పాలు మీద ఆధారపడి ఉంటారు మీరు పెద్దయ్యాక మీరు ఇతర రకాల ఆహారాన్ని తీసుకొని జీవించగలుగుతారు మీరు జీర్ణించుకోగలుగుతారు అందువల్ల పాలు మీ ప్రాథమిక ఆహారం కాదు అయితే శిశువుల విషయంలో అలా కాదు అందువల్ల మీరు యవ్వనంలో ఉన్నప్పుడు పాలు జీర్ణం కావడానికి ఎంజైమ్లు అవసరం కానీ కాలక్రమేణా మీరు పాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు అందువల్ల పాల ప్రోటీన్ యొక్క జీర్ణక్రియకు సహాయపడే మీ జన్యువు ఇకపై అవసరం లేదు కాబట్టి అక్కడ కొంత మార్పు జరిగింది మళ్లీ మీరు మ్యుటేషన్గా పిలవబడేది ఇక్కడ సూచించబడు తుంది ఇది నిర్దిష్ట నావెల్ allele ఉత్పత్తి చేస్తుంది ఇది లాక్టేజ్ని పెద్దవారిలో కూడా వ్యక్తీకరించడానికి సంకేతాలను తయారు చేసింది ఇప్పుడు మార్పు కారణంగా ఇప్పుడు మీరు ఇప్పుడు పాలు తాగవచ్చు మరియు మీరు జీర్ణించుకోగలుగుతారు కనుక ఇది ప్రయోజనకరమైన విషయం ఇది మీకు సాధారణ ఫెనోటైప్ కాకుండా ప్రారంభించడానికి కానీ మీరు పాలు మీద ఆధారపడనప్పుడు కూడా మీరు పాలను జీర్ణించుకోగల ఒక ఫెనోటైప్ ఆహారానికి ప్రాథమిక వనరుగా ఇది మీకు ఇచ్చింది కాబట్టి అది మంచిది మనం పాలు తాగవచ్చు జీర్ణించుకోవచ్చు మరియు సంతోషంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ వ్రాయబడినది ఏమిటంటే పెద్దవారికి పాలు అవసరం లేదు మనం సహజమైన రీతిలో జీవిస్తే అప్పుడు మనం పాలు తాగలేకపోవచ్చు అందువల్ల జన్యువు వ్యక్తీకరించబడనప్పటికీ అది పట్టింపు లేదు కానీ ఈ రకమైన ఉత్పరివర్తనలు మాకు సహాయపడ్డాయి మనం ఇప్పుడు పాలను జీర్ణం చేసుకోవచ్చు కాబట్టి వైవిధ్యాలు మనల్ని ఎలా తయారు చేయగలవు లేదా మనల్ని మెరుగుపరిచే కొన్ని ఫెనోటైప్ లను ఎలా ఇస్తాయనేదానికి ఇది ఒక ఉదాహరణ మనం తిరిగి జన్యు కోడ్కు వెళ్దాం కాబట్టి మేము చర్చించినది అక్కడ ఉత్పరివర్తనలు ఉన్నాయి మేము మాట్లాడిన ఉత్పరివర్తనలు DNA మరియు DNA లో మార్పులు ఉన్నాయి వచ్చిన కొత్త వేరియంట్ను allele అంటారు కాబట్టి కొత్త allele సాధారణంగా జనాభాలో చాలా అరుదుగా ఉంటుంది కానీ allele నిర్దిష్ట జాతులకు అందించడానికి కొంత ప్రయోజనాన్ని పొందితే ఆ జనాభా ఎక్కువ ఎందుకంటే అవి మరింత విజయవంతమయ్యాయి ఇతరులతో పోలిస్తే ఆ allele ను మోసుకెళ్లే వ్యక్తి మరింత విజయవంతమవుతారని మీకు తెలుసు కాబట్టి జనాభాలో యుగ్మ వికల్పం వ్యాపిస్తుంది వారు విజయవంతమయ్యారు వారు వివాహం చేసుకుంటారు మరియు వారి వారసులు ఆ allele ను తీసుకువెళతారు అందువల్ల అవి మరింత విజయవంతమయ్యాయి మరియు ఇది సాధారణమైనది లేదా అడవి రకం అని పిలవబడుతుంది ఉదాహరణకు మీరు ఇప్పుడు పిలుస్తున్న లాక్టోస్ అసహనం మైనారిటీగా మారింది మరియు వాస్తవానికి ఇది అడవి రకం కాబట్టి మ్యుటేషన్ నిజంగా జన్యు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది చాలా ఉత్పరివర్తనలు లేదా పరస్పర సంఘటనలు యాదృచ్ఛికంగా ఉంటాయి అంటే మార్పులు జరిగినప్పుడు మార్పులు యాదృచ్ఛికంగా ఉంటాయి ఇది ఎక్కడైనా జరుగుతుంది మీ కళ్ళను కప్పి తుపాకీ ఇవ్వబడింది నేను కాల్చాను నేను ఎవరినీ చూడను నేను షూట్ చేస్తాను కానీ ఈ గదిలో ప్రజలతో నిండి ఉంది అప్పుడు తరచుగా నేను ఒకటి లేదా మరొకటి కొట్టబోతున్నాను కానీ ఈ గదిలో ఒక వ్యక్తి మాత్రమే ఉంటే నేను మూడు వేర్వేరు బుల్లెట్లను ప్రయత్నించినట్లయితే నేను ఆ వ్యక్తిని కొట్టగలనా లేదా అన్నది సంభావ్యత తగ్గుతుంది అలాంటిది కాబట్టి మీ DNA వచ్చింది DNA యొక్క ప్రతి విభాగంలో స్థావరాలు మరియు జన్యువులు విస్తరించబడవు లేదా ఉండవు అవి క్రోమోజోమ్ అంతటా వ్యాపించాయి కాబట్టి పరస్పర ప్రక్రియ యాదృచ్ఛికంగా ఉంటే సాధారణంగా జన్యువును ప్రభావితం చేసే DNA లో మార్పు యొక్క సంభావ్యత తగ్గుతుంది కాబట్టి తరచుగా కోడింగ్ ప్రాంతంలో మార్పు జరిగినప్పుడు మీకు కోడ్లను అందించే DNA యొక్క ప్రాంతం అప్పుడు ప్రోటీన్ పనితీరును ప్రభావితం చేసే నిర్దిష్ట మార్పు సంభావ్యత పెరుగుతుంది కాబట్టి మనం చర్చించబోతున్నది అదే కోడింగ్ ప్రాంతంలోని ఉత్పరివర్తనలు ఎలా ప్రభావితం చేస్తాయో లేదా కోడింగ్ ప్రాంతాన్ని ప్రభావితం చేసే వివిధ రకాల ఉత్పరివర్తనలు ఏమిటో మేము చర్చించబోతున్నాం మ్యుటేషన్లు కోడింగ్ ప్రాంతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం కాబట్టి ఇది మనము ఇప్పటికే చర్చించిన విషయం అంటే మీ DNA లో మీరు ఇచ్చిన జన్యు సంకేతం RNA ద్వారా కాపీ చేయబడుతోంది మరియు జన్యు కోడ్ త్రిప్లెట్ అని మనము చెప్పుకున్నాము మనము చర్చించినట్లుగా ఉదాహరణకు ప్రతి ఒక్కరూ ఇక్కడ చూపిన విధంగా ఒక నిర్దిష్ట అమైనో ఆమ్లం కోసం ఒక నిర్దిష్ట సంకేతాన్ని ఇస్తారు కాబట్టి దీనిని ఇలా సమూహపరిచినప్పుడు నేను దానిని పిల్లి ఎలుకను తింటుంది అని చదవగలుగు తున్నాను కాబట్టి పరస్పర ప్రక్రియలో ఏమి జరుగుతుంది ఉత్పరివర్తనాలకు వివిధ మార్గాలు ఉన్నాయి ఉదాహరణకు మేము ఆంగ్లంలో చదవగలిగే మూడు అక్షరాల అక్షర వాక్యాన్ని ఉపయోగించి ఒక ఉదాహరణ మాత్రమే ఈ భాగాన్ని చర్చించబోతున్నాం కాబట్టి C ఈ ప్రత్యేక బేస్ దీనిని బేస్ అని పిలుద్దాం ఇప్పుడు అది వేరే బేస్ ద్వారా భర్తీ చేయబడి O అని చెప్పండి అప్పుడు ఈ మార్పు వాక్యం యొక్క అర్థాన్ని ప్రభావితం చేస్తుంది ప్రెడేటర్ పిల్లి తన ఎరను తినగలదని మేము చెప్పాము ఇప్పుడు ఒక బేస్ మార్పు కారణంగా అర్థం ప్రభావితమవుతుంది ఫలితంగా మీ వద్ద ఉన్నది ఎలుక కోసం ప్రెడేటర్ వోట్ కావచ్చు ఉదాహరణకు ఎలుకను తినే భోజనం ఇది అర్థరహితం అది జరగదు అందువల్ల మీరు అర్థాన్ని మార్చే మార్పులు ఉన్నాయి బేస్ ఒకటి తీసివేయబడిన మరొక ఉదాహరణ మీకు ఉంది తత్ఫలితంగా త్రిప్లెట్ ఇప్పుడు మళ్లీ మొదలవుతుంది ఆ నష్టం ఇప్పుడు మీరు చదవలేకపోతున్నారు C పోయింది ఇప్పుడు నేను మరోసారి మూడు అక్షరాల వాక్యాన్ని నిర్మించలేకపోయాను లేదా నేను ఇక్కడ కొత్త బేస్ ను జోడించాను అందువల్ల మళ్ళీ నేను చదవలేను కాబట్టి ఇవి వివిధ రకాల ఉత్పరివర్తనలు కాబట్టి మనము చర్చించినది ఏమిటంటే మీ DNA లో మార్పులను ఒక మ్యుటేషన్గా లేదా వైవిధ్యంగా ఎలా వర్గీకరించవచ్చు మార్పు ప్రోటీన్ విధులు లేదా జన్యు పనితీరును ప్రభావితం చేసినప్పుడు మరియు అందువల్ల సెల్యులార్ ప్రక్రియ రాజీపడినప్పుడు మీరు దానిని మ్యుటేషన్ అని పిలుస్తారు కానీ మార్పు నిజంగా కణం మనుగడ మరియు వ్యక్తి మనుగడను ప్రభావితం చేయకపోతే మీరు దానిని వైవిధ్యం అని పిలుస్తారు DNA లో మార్పు ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో లేదా ఒక కొత్త సవాలును ఎదుర్కోవడంలో ఒక వ్యక్తి సామర్థ్యాన్ని ఎలా మారుస్తుందో చాలా చక్కగా సంగ్రహిస్తుంది కాబట్టి మనము ఈ ప్రత్యేక లెక్చర్ ను ముగించాము మరియు తదుపరి లెక్చర్ లో వైవిధ్యాలు ప్రోటీన్ల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం